అందరికీ నమస్కారం నేను కాన్పూర్ ఐఐటి నుండి జయంత ఛటర్జీ మనం మేనేజింగ్ సర్వీసెస్ మరియు సమకాలీన సమస్యల గురించి చర్చిస్తున్నాము ఈ ఐదవ వారంలో మనం ముందుగా మన చివరి వారం చర్చించిన వాటిని పునశ్చరణ చేద్దాము మీరు గుర్తు తెచ్చుకున్నట్లే గత వారం లో మనం ఒక పెద్ద కేస్ స్టడీని తీసుకున్నాము ఈ కేస్ స్టడీ అరవింద్ ఐ కేర్ హాస్పిటల్కు సంబంధించినది ఆ ఒక్క ఆసుపత్రి కాలక్రమేణా ప్రపంచ సంస్థగా ఎలా ఎదిగింది అనే అంశానికి సంబంధించినదిదీని సేవా నమూనా చాలా ఎక్కువ దేశాలలో అనుకరించబడింది మరియు తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత గల వైద్య సంరక్షణ కి ఇది నిరూపించదగిన విధానం దీని ద్వారా ఈ ఆసుపత్రి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది మనం అరవింద్ ఐ కేర్ గురించి చర్చించినప్పుడు సేవా నైపుణ్యాన్ని సృష్టించడం గురించి రెండు ముఖ్యమైన అంశాలను చర్చించాము ఒకటి సేవా ప్రక్రియ గురించి తయారీలో పారిశ్రామిక ఇంజనీరింగ్లో ఉపయోగించే టెక్నిక్ల నుండి అరవింద్ ఐ కేర్ అసెంబ్లీ లైన్ నుండి విభిన్నమైన ఉత్తమ పద్ధతులను ఎలా ఉపయోగించారో మనం చూపించాము ఖర్చును చాలా తగ్గిస్తూ వేచి ఉన్న సమయాన్ని నిర్వహిస్తూ క్యూ సమయం కనీస స్థాయిలో ఉంచుతూ వైద్యులు మరియు నిపుణుల ప్రధాన సమయాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఆ నమూనాలు ఆ సూత్రాలు వినూత్న ప్రక్రియలను రూపొందించడంలో ఆ ఉత్తమ పద్ధతులను వర్తింపజేశారు కాబట్టి వారు కంటిశుక్లం ఆపరేషన్ యొక్క ప్రధాన దశలపై లేదా డయాబెటిక్ రెటినోపతి చికిత్సపై మాత్రమే దృష్టి పెట్టవచ్చు అరవింద్ నుండి మనం నేర్చుకునే ప్రధాన అంశం ఏమిటంటే మంచి ప్రక్రియలను రూపొందించడానికి మంచి విజ్ఞాన శాస్త్రాన్ని అవలంబించడం ద్వారా సేవా వ్యాపార నైపుణ్యాన్ని సృష్టించడం మనం వారిలో చూసాము వారు లైన్ బ్యాలెన్సింగ్ పద్ధతులను ఎలా ఉపయోగించారో వారు క్యూ సిద్ధాంతాన్ని ఎలా ఉపయోగించారు క్యూ నిర్వహణ వారు ఉద్యోగ వివరణలు మరియు ఉద్యోగ విభజనలు మరియు పని ప్రవాహాన్ని ఎలా ఉపయోగించారో చూశాము ఇది దశలు సన్నివేశాల గురించి చాలా ఖచ్చితమైన మరియు స్పష్టమైన ఆలోచనలను అందిస్తుంది అయితే ఫ్రంట్లైన్ ఉద్యోగులు పారామెడిక్స్ ప్రారంభ వైద్య అధికారులు రోగి చరిత్రను అధ్యయనం చేసేవారు లేదా చికిత్సా మార్గం గురించి నిర్ణయించేవారికి నిర్ణయాలు తీసుకోవడంలో కొంత స్వయంప్రతిపత్తిని ఇవ్వాలి ఈ ద్వంద్వత్వం విస్తరించి సేవకు ఇది ఒక ముఖ్యమైన అవసరం అని అర్థం చేసుకున్నారు మనం ప్రసిద్ధ త్రిభుజం వైపు చూశాము ఇక్కడ మూడు మూలల్లో మాకు సేవా సంస్థ సేవా ఉద్యోగి మరియు సేవా వినియోగదారులు ఉన్నారు ఈ త్రిభుజం యొక్క ప్రతి వెక్టార్లో మనకు సామర్థ్యం మరియు స్వయంప్రతిపత్తి మధ్య లేదా నియంత్రణ మరియు సహ సృష్టి మధ్య కొంత ఉద్రిక్తత ఉందని మనం అర్థం చేసుకున్నాము ఈ ద్వంద్వత్వం అనేది జీవిత వాస్తవం అని మనం అర్థం చేసుకున్నాము ఈ ద్వంద్వత్వాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది అని దానికి మంత్రం వేయలేము లేదా పరిష్కరించలేము కానీ మనం దానిని ఒకేసారి సాధన చేయాలి ఒక వైపు మనకు స్పష్టమైన బాగా నిర్వచించబడిన ప్రక్రియ ప్రవాహం ఉండాలి మరోవైపు ప్రతీ నిర్ణయం తీసుకునే ముందు మనం చర్యకి కొంత స్వేచ్ఛను ఇవ్వాలి ఫ్రంట్లైన్ ఉద్యోగుల కోసం నిర్ణయం తీసుకోవడానికి కొంత అవకాశం ఇవ్వాలి మనం విజయ చక్రం మరియు వైఫల్య చక్రం అధ్యయనం చేసాము ఉద్యోగుల చక్రం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకున్నాము అంటే ఉద్యోగి సంతోషంగా మరియు విజయవంతం చేసే ప్రక్రియ ప్రవాహం కస్టమర్ చక్రంతో చాలా ముడిపడి ఉంటుంది ఇక్కడ కస్టమర్ సంతృప్తి మరియు పునరావృత సందర్శన మరియు రిఫరల్స్ మరియు కస్టమర్ కోసం ఉత్తమమైనది ఒక చక్రంలో వెళతాయి ఉద్యోగుల టర్నోవర్కు సంబంధించిన ఉద్యోగుల ప్రేరణ ఉద్యోగుల సంతృప్తి మరియు మొదలైనవి ఉద్యోగుల చక్రంతో బాగా కలిసి ఉంటుంది ఈ ఉద్యోగుల సాధికారత సాధించడానికి మనకు ఒక రకమైన నాయకత్వం అనగా లెవల్ V నాయకత్వం అవసరమని మనం అర్థం చేసుకున్నాము దీనిని డాక్టర్ V యొక్క జీవిత చరిత్రలో బాగా చిత్రీకరించారు ఇది వినయం వినయపూర్వకమైన వైఖరి సంకల్పం మర్యాద అహంకారం లేనిది నిపుణుల అహంకారం లేనటు వాటి వంటి సమ్మేళనం కానీ సూపర్ ఆర్డినేట్ మెషీన్ పై నమ్మకం అలాంటి సేవకుడు మరియు అద్భుతమైన సేవా సంస్థలలో ఫ్రంట్లైన్ ఉద్యోగులు ప్రతి స్థాయిలో సేవా సిబ్బంది కూడా ఈ నాయకత్వం లక్ష్య పూరిత నాయకత్వం నుండి ప్రేరణ పొందారని మనం గత వారం చర్చించాము కాబట్టి సేవా ఉద్యోగులు లక్ష్య ఆధారితంగా ఏదో చేస్తున్నారని వారు నమ్ముతున్నప్పుడు వారు లాభదాయకతకు మించినది చేస్తున్నారు ఇది ఎక్కువ మంచికి దోహదం చేస్తుంది సాధారణ వ్యాపారం కంటే ఎక్కువ నమ్మకం మిషనరీపై ఉంది ఇది సేవా నైపుణ్యం కోసం ప్రాథమిక అవసరాలు అయిన సాధికారతఉద్యోగుల అంకితభావం మరియు ఉద్యోగుల ప్రమేయాలను సృష్టిస్తుంది సేవా నైపుణ్యం యొక్క ఈ బిల్డింగ్ బ్లాక్లను అర్థం చేసుకున్న తరువాత ఈ వారం మనం రెండు ప్రగతిశీల వెక్టర్ల అవగాహనతో ప్రారంభిస్తాము ఒకటి ఆ వ్యాపారాన్ని కలపడం ద్వారా సేవా వ్యాపారం కోసం విలువ ప్రతిపాదనను సృష్టించడం లేదా మనం ఇంతకుముందు చర్చించిన బిల్డింగ్ బ్లాక్స్ మరియు పొజిషనింగ్ అనే భావనను కూలంకషంగా మనం చర్చిద్దాం పొజిషనింగ్ గురించి వివరంగా నిర్వచించాలంటే మీరు ఏ వ్యాపారంలో ఉన్నారు మీ సేవా వ్యాపారం ఏమిటి సహజంగానే మన నిర్వచనం ప్రక్రియను ఏదైనా వ్యాపారం యొక్క అతి ముఖ్యమైన భాగం నుండి ప్రారంభించాలి అదే వినియోగదారులు కాబట్టి ప్రస్తుత వినియోగదారుల మనస్సులలో మా సంస్థ దేనితో నిలుస్తుందో మొదట మనం ప్రారంభిద్దాం మనం ఇప్పుడు ఏ వినియోగదారులకు సేవ చేస్తున్నామో మరియు మనం లక్ష్యంగా చేసుకోవాలనుకుంటున్నాము అనే దానిపై ప్రారంభంలో మనకు చాలా స్ఫుటమైన నిర్వచనం ఉండాలి కాబట్టి అరవింద్ ఐ కేర్ హాస్పిటల్ వారి ప్రారంభ స్థానం గురించి చాలా స్పష్టంగా ఉందని గుర్తుంచుకోండి వారు మునుపటి తరహా వైద్య సేవలను భరించలేని దారిద్య్రరేఖ దిగువన ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి వినియోగదారుడు మరియు వాళ్లకు అందించే సేవ కంటిశుక్లం ఆపరేషన్ చాలా స్పష్టంగా నిర్వచించబడింది కాబట్టి మనం ఇప్పుడు ఏ వినియోగదారులకు సేవ చేస్తున్నాము మరియు ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలనుకుంటున్నాము అనే అంశాలపై చర్చిద్దాం మొదట మనం ఏ వినియోగదారులకు సేవ చేయాలనుకుంటున్నాము అనే దానితో ఆరంభించాము ఇది విభజన ప్రక్రియ వినియోగదారుని వర్గానికి చెందినవాడు అని చాలా స్పష్టంగా నిర్వచించే విధంగా ఉండాలి మరియు కొలవగలగాలి వ్యాపార అవకాశంగా లేదా సేవా అవకాశంగా ఇది ముఖ్యమైనదిగా ఉండాలి దీనికి వృద్ధి సామర్థ్యం ఉండాలి ఇవన్నీ మనం ప్రారంభ భాగంలో అరవింద్ ఐ కేర్ లో చూసినప్పుడు ఈ అవకాశం ఎంత పెద్దది వారు ఆ అవకాశాన్ని ఎలా కనుగొన్నారు మరియు ఏమి అవసరమో వివరించారు తదుపరి విషయం ఏమిటంటే ఈ నిర్దిష్టమైన మార్కెట్ విభజన కు సంబంధించి ప్రస్తుత సేవా ఉత్పత్తులకు విలువప్రతిపాదన ఏమిటి మా ప్రతి సేవా ఉత్పత్తులు పోటీదారుడి నుండి ఎలా భిన్నంగా ఉంటాయి కాబట్టి ధరల స్థాయిలో సేవలను అందించబోతోందని అరవింద్ విలువ ప్రతిపాదన లో చాలా స్పష్టంగా ఉంది ఇది ఆ సమయంలో మార్కెట్లో లభించిన దానికంటే తక్కువగా ఉంది అయినప్పటికీ వాటి నాణ్యత అనేక విధాలుగా అందుబాటులో ఉన్నదానికంటే ఉన్నతమైనది ఈ మార్కెట్లో వారు నాణ్యతను పునర్నిర్వచించారువైద్యపరంగా అవసరం అయితే తప్ప వారు నాణ్యతను అదనపు సౌకర్యాలకు దూరంగా నిర్వచించారు వారి రోగులు చెక్క బల్ల పై పడుకోవచ్చు అధిక వేసవిలో మ్యాట్ల మీద పడుకోవచ్చు వైద్య పరంగా అవసమైతే తప్ప వారందరూ ఎయిర్ కండిషన్ గదుల్లో ఉండకపోవచ్చు

కానీ ఆపరేషన్ అద్భుతమైనది చికిత్స అద్భుతమైనది అందించిన లెన్స్ నాణ్యత అద్భుతమైనది అగ్రశ్రేణి నాణ్యత తో పాటు ఫ్రిల్స్కు ఆమోదయోగ్యమైన నాణ్యత కాబట్టి ఈ విధమైన కలయిక ఈ విధమైన నిర్వచనం చాలా స్పష్టంగా ఉంది కస్టమర్ను ఎంత బాగా లక్ష్యంగా చేసుకున్నాముసేవలతో అన్ని అవసరాలను తీర్చాము భవిష్యత్ అవకాశాలు ఏమిటి అనే ఆలోచనలు అరవింద్ కంటిశుక్లం ఆపరేషన్ నుండి కంటి సంరక్షణ యొక్క ఇతర విభిన్న సేవలు గ్లాకోమా చాలా క్లిష్టమైన సేవలు వంటి కి విస్తరించిన విధానాన్ని మీరు చూడవచ్చు దీనిని వారు దీన్ని దశల వారీగా చేసారు 1976 నుండి 1978 వరకు 1981 నుండి 1984 వరకు వారు చిన్న చిన్న దశలను ఎలా తీసుకున్నారు తరువాత వారు కొంచం పెద్ద దశలను తీసుకున్నారు ఇవన్నీ కూడా అధ్యయనం చేసాము నేడు అవి చాలా దేశాలలో అనేక ప్రదేశాలలో కంటి సంరక్షణ సేవలను దాదాపుగా కలిగి ఉన్నాయి కాబట్టి ఈ మార్గాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ ప్రత్యేకమైన చిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు మనం కొంతమంది కస్టమర్ల కోసం ఇరుకైన సేవా సమర్పణను చూస్తున్నాము అరవింద్ మొదట్లో ప్రారంభించినది ఇదే దీనిని మనం పూర్తిగా ఫోకస్ చేసిన సేవ అని పిలుస్తాము కాబట్టి ఇది సేవ మరియు మార్కెట్ పై దృష్టి మార్కెట్ అంటే దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వ్యక్తులు ఆ రోజుల్లో వైద్య ఖర్చులు భరించలేని వ్యక్తులకు ఆ సమయంలో కంటిశుక్లం ఆపరేషన్ కు ప్రైవేట్ వైద్య సేవ కంటే గణనీయంగా తక్కువ ధర వద్ద అధిక నాణ్యత గల వైద్య సేవ లభించింది కాబట్టి ఇది అందించే సేవ యొక్క వెడల్పు ఇరుకైనది మార్కెట్ ఇరుకైనది ఈ రోజు అరవింద్ అక్కడి నుండి ఇక్కడికి వెళ్లారు అంటే వారి మార్కెట్ దృష్టి వారు ఇప్పటికీ కంటి సంరక్షణ మాత్రమే చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది వారు కొరోనరీ ఆపరేషన్లు మెదడు శస్త్రచికిత్సలు చేయడం లేదు వారు ఆర్థోపెడిక్స్లో లేరు గ్యాస్ట్రోఎంటెరిటిస్లో లేరు వారు కంటి సంరక్షణపై పూర్తిగా దృష్టి సారించారు కాబట్టి వారి మార్కెట్ స్పష్టంగా ఉంది కానీ నేడు వారు చాలా రకాలైన వివిధ రకాల మార్కెట్లకు సేవలు అందిస్తున్నారు ఇప్పుడు దృష్టి కేంద్రీకరించబడదు ఇది నేటి ప్రపంచంలో కష్టమైన ప్రతిపాదన కానీ ప్రతిఒక్కరికీ ప్రతీది ఉండటానికి ప్రయత్నించే సంస్థలు ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద సూపర్మార్కెట్ లేదా డిపార్ట్మెంట్ స్టోర్ ఒక ఉదాహరణ కావచ్చు షాపర్స్ స్టాప్ ప్రారంభించినప్పుడు వారు మార్కెట్ దృష్టి పై కేంద్రీకరించారు కానీ వారు చాలా విస్తృతంగా దృష్టి సారించారు మరియు అది వారికి సమస్యను సృష్టిస్తోంది వారు ఇప్పుడు మళ్ళీ మార్కెట్ దృష్టికి చేరుకుంటున్నారు కేవలం సేవాపై దృష్టి కేంద్రీకరించిన సేవా వ్యాపారం ఉండవచ్చు అంటే అవి చాలా మార్కెట్లకు సేవలు అందిస్తాయి అవి అనేక మార్కెట్లకు సేవలు అందిస్తాయి కానీ వారి సేవా సమర్పణ అనేది ఇరుకుగా నిర్వచించబడింది కాబట్టి మనకు ఉదాహరణకు భోజోహోరి మన్నా రెస్టారెంట్ లు మొదట కలకత్తాలో ప్రారంభమైంది బెంగాలీ సాంప్రదాయ వంటకాలను చాలా ఆధునిక వాతావరణంలో అందించడంపై దృష్టి పెట్టింది వారు కలకత్తాలో ఒకటి రెండు మూడు రెస్టారెంట్లను తెరవడం ద్వారా ప్రారంభించారు కానీ అవి ఇప్పుడు భారతదేశంలోని అనేక నగరాలకు విస్తరించి ఉన్నాయి కానీ వారు బెంగాలీ వంటకాలపై దృష్టి సారించారు కానీ వారు ఈ రోజు చాలా వేర్వేరు ప్రదేశాలకు సేవలు అందిస్తున్నారు కాబట్టి మీరు చూడవచ్చు మీ సమర్పణ స్థానాన్ని స్పష్టం చేయడానికి మీరు మీ వ్యాపారాన్ని నిర్వచించవచ్చు ఇది స్థాన సూత్రాలు మరియు మీ సేవా సమర్పణలను వర్గీకరించడం చాలా దగ్గరగా అనుసంధానించబడి ఉంది కాబట్టి మనం ఉదాహరణలు మరియు ఇతర సూక్ష్మ నైపుణ్యాలకు వెళ్ళేటప్పుడు ఇది మరింత అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తాము ముఖ్యమైన విషయం ఏమిటంటే సేవా నైపుణ్యం కోసం సాధారణంగా ఇక్కడ ఒక స్థానం అవసరం ఇది భోజోహోరి మన్నా లేదా అరవింద్ ఐ కేర్ వంటి చాలా స్ఫుటమైనది భోజోహోరి మన్నా ఒక రెస్టారెంట్తో ప్రారంభమైంది సాంప్రదాయ బెంగాలీ రెస్టారెంట్ ఆధునిక వాతావరణంలో ఒక ప్రదేశంలో సమయానుగుణంగా అందిస్తున్నారు అంటే సేవ అదే విధంగా ఉంటుంది కానీ అవి చాలా మార్కెట్లకు సేవ చేయగలవు లేదా అరవింద్ ఐ కేర్ వంటివి ఈ చర్య ఇక్కడ నుండి ఇక్కడికి ఉంటుంది అంటే మీరు విస్తృత శ్రేణి సేవలను అందిస్తారు కానీ మార్కెట్ లక్షణాలపై దృష్టి కేంద్రీకరించండి కానీ మీరు మార్కెట్ లక్షణాలను విస్తృతం చేసి అందించే సేవల సంఖ్యను విస్తృతం చేస్తే నేటి పరిస్థితిలో మనం ఇంతకుముందు కేంద్రీకరించనివి లేదా ప్రతిఒక్కరికీ అన్నీ ఒక రకమైన సేవా వ్యాపారం అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో చాలా మంచివి కావు చాలా చోట్ల వాల్ మార్ట్ మరియు చాలా పెద్ద దుకాణాల వంటి చాలా వ్యాపారాలు చాలా రకాలుగా పునర్నిర్వచించవలసి ఉంటుంది వారు తమ వ్యాపారాన్ని సమయానుగుణంగా అనేక విధాలుగా పునర్నిర్వచించారు కానీ ఈ రోజు మీరు సేవా వ్యవస్థాపకులైతే మీరు భారీ పెద్ద బృందంతో ప్రారంభించవచ్చా అనేది సందేహమే కాబట్టి చాలావరకు మీరు పూర్తిగా దృష్టి కేంద్రీకరించిన సేవగా మరియు మార్కెట్ కేంద్రీకృత వ్యాపారంగా ప్రారంభిస్తారు ఆపై మీరు ఇక్కడకు వెళ్లవచ్చు ఇక్కడ మీరు ఇప్పటికీ మార్కెట్ దృష్టి కేంద్రీకరించారు కానీ మీరు విస్తృత శ్రేణి సేవలను అందిస్తున్నారు లేదా మీరు మీ సేవపై చాలా దృష్టి పెట్టవచ్చు కానీ మీరు విస్తృతమైన విభిన్న మార్కెట్ ప్రాంతాలకు సేవ చేయవచ్చు కాబట్టి సేవల శ్రేణిని విస్తరించండి మీ సేవల పోర్ట్ఫోలియోను విస్తరించండి లేదా ఒక రకమైన సేవ సేవా శ్రేణిపై దృష్టి పెట్టండి కానీ మార్కెట్ కంటి సంరక్షణను స్పష్టంగా నిర్వచించండి లేదా బెంగళూరు కలకత్తా ఢిల్లీ బొంబాయి మరియు అనేక మార్కెట్లకు సేవలు అందించండి కానీ ఒకటి అధిక తరగతి సంప్రదాయ బెంగాలీ వంటకాలను కలిగి ఉండండి కాబట్టిఇవి నాలుగు వంతులు మీ చుట్టూ ఉన్న వివిధ రకాల ఉదాహరణలను చూసి మీరు బాగా అర్థం చేసుకోవలసిఉంది ఆపై ఈ రేఖాచిత్రాన్ని పొందండి మరియు మీరు ఎవరికీ సేవ చేస్తున్నారు మీరు ఏమి అందిస్తున్నారు ఇతరుల నుండి ఎందుకు భిన్నంగా ఉన్నారు అనే అంశాలతో మీ వ్యాపారాన్ని నిర్వచించడానికి ప్రయత్నించండి ఎవరైనా ఈ సేవను ఎందుకు కొనుగోలు చేస్తారు వారు మీ నుండే ఎందుకు కొనుగోలు చేస్తారు మరియు వారు మీ నుండి ఎందుకు నిరంతరం కొనుగోలు చేస్తారు ఈ మూడు ప్రాథమిక ప్రశ్నలు ఏదేమైనా మనం మీ ముందు ఉన్న ఈ ఆరు బ్లాక్లలోకి మరింత విస్తరించాము ఇక్కడ ఈ కస్టమర్లు ఎవరు ఈ రోజు కస్టమర్లు ఎవరు మరియు రేపు ఎవరు కస్టమర్లు గా ఉండవచ్చు అనే కొలతలు జోడించాము మీరు చిన్న అసైన్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫోరమ్లో పోస్ట్ చేయండి కాబట్టి మీరు ఈ నాలుగు క్వాడ్రాంట్ల నుండి మొదట ఒక స్థానాన్ని ఎన్నుకోండి ఎన్నుకున్న తరువాత మీరు ఈ రేఖాచిత్రానికి వెళతారు మీరు ఈ రేఖాచిత్రానికి వెళ్లి ఇది ఇప్పటికే ఉన్న వ్యాపారానికి సమానమైన వ్యాపారం గాని లేదా మీరు కొన్ని ఆవిష్కరణలను ప్రోత్సహించాలనుకుంటున్న కొత్త ఆలోచన గాని కావచ్చు ఈ నాలుగు వారాల పరస్పర చర్య తర్వాత ఇప్పుడు మీ మనస్సులో ముద్ర పడుతుంది మీరు ఈ రెండు రేఖాచిత్రాలను ఉపయోగించాలి మరియు స్పష్టంగా నిర్వచించి పోస్ట్ చేయండి మీ సేవా వ్యాపారం ఏమిటి మీరు ఎవరికి సేవ చేస్తున్నారు ఈ రోజు మీరు ఎవరికి సేవ చేస్తున్నారు రేపు మీరు ఎవరికి సేవ చేస్తారు మీ సేవ ఇతర పోటీ సేవలకు భిన్నంగా ఎలా ఉంటుంది మీరు వాటిని ఎలా చేరుతారు ప్రాథమికంగా ఏదైనా మార్కెటింగ్ పుస్తకంలో మీరు సెగ్మెంటేషన్ లక్ష్యం మరియు స్థానాలను కూడా చూడవచ్చు లవ్లాక్ మరియు విర్ట్జ్ మరియు నేను రాసిన పియర్సన్ ఇండియా ప్రచురించిన సర్వీసెస్ మార్కెటింగ్ పీపుల్ టెక్నాలజీ స్ట్రాటజీ 7 వ ఎడిషన్ ఈ టెక్స్ట్ బుక్ను మీరు చూడవచ్చు మరియు ఈ అసైన్మెంట్ చేయడం కోసం మీరు 3 వ అధ్యాయాన్ని 4 వ అధ్యాయాన్ని అధ్యయనం చేయాలి 4వ అధ్యాయనాన్ని మనం ఇంతకుముందు చర్చించాము 3 వ అధ్యాయం లో ఈ రోజు మనం కొన్ని ముఖ్య అంశాలు చర్చించాము మీరు ఈ నియామకాన్ని చేయగలగాలి Thank you ధన్యవాదాలు